డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 26 కు స్వాగతం ఈ మాడ్యూల్ మరియు తదుపరి 4 మాడ్యూలల్లో ఈ వారం మొత్తం మనము ఇండెక్సింగ్ మరియు హాషింగ్ గురించి మాట్లాడుతాము ఇది గత వారంలో మనము ప్రధానంగా అప్లికేషన్ అభివృద్ధి గురించి మరియు తరువాత ప్రత్యేకంగా మాట్లాడిన దాని యొక్క శీఘ్ర పునశ్చరణ మనము నిల్వ మరియు ఫైల్ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాము అంటే డేటాబేస్ ఫైల్ ఎలా నిర్వహించబడుతుందో మరియు అందువల్ల ఇప్పుడు మనకు సమర్థవంతమైన ప్రాతినిధ్యం ఉంది మనము ఇక్కడ నుండి డేటాబేస్ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్షణంపై దృష్టి పెడతాము ఇది సమాచారాన్ని చాలా వేగంగా కనుగొనగల సామర్థ్యం చాలా వేగంగా నవీకరించగల సామర్థ్యం మరియు ఇండెక్సింగ్ గురించి మాట్లాడుతాము కాబట్టి ప్రాథమిక ఇండెక్సింగ్ ఇండెక్స్ల పరిచయం మరియు మనము ప్రాథమిక భావనలతో ప్రారంభిస్తాము కాబట్టి చాలా సరళమైన ఉదాహరణను పరిశీలిద్దాం పేరు యొక్క అంతర్గత సంఖ్యలుగా పరిగణించవచ్చు ఇప్పుడు పబిత్రా మిత్రా మన ప్రశ్న పబిత్రా మిత్రా ఫోన్ నంబర్ ఇస్తుంది కాబట్టి పబిత్రా మిత్రా రికార్డు పేరు 6 వ స్థానంలో ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మనకు ఫోన్ నంబర్ రావాలంటే సహజంగా మనం పబిత్రా మిత్రా మ్యాచ్ వచ్చే వరకు ఈ ఎంట్రీలన్నింటినీ ఒక చివర నుండి మరొక చివర వరకు అంతటా చూడాలి పబిత్రా మిత్రా పేరు మరియు మనము ఫోన్ నంబర్ను యాక్సెస్ చేయవచ్చు ఇప్పుడు అదేవిధంగా మనం ఫోన్ నంబర్ కోసం వెతకవలసి వస్తే మనకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి 84772 ఫోన్ నంబర్ ఉన్న ఫ్యాకల్టీ యొక్క ఫోన్ నంబర్లను పొందాలనుకుంటే మళ్ళీ మనము ఫోన్ నంబర్లో ఒక చివర నుండి మరొక చివర వరకు శోధించి ఫ్యాకల్టీ పేరును కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా డేటాబేస్లో n రికార్డులు ఉంటే మనకు n2 పోలికల క్రమం అవసరం లేదా ఇంతకు ముందు చేయవలసిన రికార్డ్ యాక్సెస్లను యాక్సెస్ చేస్తుంది మనము కోరుకున్న రికార్డును చూడవచ్చు ఇది ఖచ్చితంగా పనులు చేయటానికి చాలా సమర్థవంతమైన మార్గం కాదు మరియు ప్రాథమిక అల్గోరిథంల చేయడం ద్వారా మనము దానిని సమర్థవంతంగా చేయగలము దీని ద్వారా మీరు దీన్ని చేయగల ఒక మెకానిజం కాబట్టి మనము ఇప్పుడు అదే సందర్భాన్ని అదే భావనను ఉపయోగించుకోవచ్చు మరియు ఎడమ వైపున నీలి భాగం టేబుల్వేర్ చేయండి మరియు ఫోన్ నంబర్ను తీయండి అదేవిధంగా అసలు ఫ్యాకల్టీ టేబుల్కు భంగం కలిగించకుండా నేను పసుపు రంగులో కుడివైపున ఇదే విధమైన సహాయక టేబుల్ను నిర్మించగలను అక్కడ నేను అన్ని ఫోన్ నంబర్లను సేకరిస్తాను మరియు ఫోన్ నంబర్లపై క్రమబద్ధీకరించాను నేను మళ్ళీ ఫోన్ నంబర్ 84772 లో బైనరీ సెర్చ్ చేయగలను మరియు ఫోన్ నంబర్ను కనుగొనండి ఈ ఫోన్ నంబర్ సంభవించే రికార్డ్ నంబర్ను కనుగొని వెళ్లి ఫ్యాకల్టీల పేరును కనుగొనండి కాబట్టి సహజంగా ఇది కనుగొనటానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇస్తుందని మీరు చూడవచ్చు మరియు ఖచ్చితంగా మనము రికార్డును పేరు మీద లేదా ఫోన్ నంబర్తో క్రమబద్ధీకరించగలిగామని మీరు చెబుతారు కాని ఖచ్చితంగా మనము దానిని పేరు మీద క్రమబద్ధీకరించినట్లయితే మొదటి ప్రశ్న ప్రయోజనం పొందండి రెండవ ప్రశ్నకు సరళ సమయం పడుతుంది ఫోన్ నంబర్ ద్వారా క్రమబద్ధీకరించబడితే ఇంకా మొదటి ప్రశ్నకు సరళ సమయం పడుతుంది కాబట్టి మనము రెండింటిపై డేటాను క్రమబద్ధీకరించలేకపోతే ఇది ఇండెక్సింగ్ మెకానిజం యొక్క ప్రధాన ఆలోచన కాబట్టి కావలసిన డేటాకు ప్రాప్యతను వేగవంతం చేయడానికి మీరు ఇప్పుడే చూసినట్లు ఇండెక్సింగ్ యొక్క అంతర్గత మీకు తెలిసిన చిరునామా మరియు ఖచ్చితంగా నేను ఒక ఉదాహరణను చూపించాను ఇక్కడ సాధారణంగా రెండు గుణాలు పెద్ద సంఖ్యలో గుణాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఇండెక్స్ యొక్క ఎంట్రీ సంబంధిత రికార్డు కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం ఇండెక్స్ ఫైల్ యొక్క భావనలను ఉపయోగించవలసి ఉంటుంది ఇప్పుడు మనం ప్రాథమిక ప్రశ్నపై ఎందుకు ఇండెక్స్ చేయాలి అంటే అన్ని లక్షణాలపై మనం ఇండెక్స్ చేయాలా లేదా ఒక లక్షణంపై మనం ఇండెక్స్ చేయాలా లేదా లక్షణాల కలయికపై మనం ఇండెక్స్ చేయాలా కాబట్టి ఇండెక్స్ కు మంచి మార్గం ఏమిటో నిర్ణయించడానికి కొన్ని చర్యలు ఉన్నాయి డేటాబేస్ యొక్క ప్రాథమిక అవసరాలకు వ్యతిరేకంగా కొలుస్తారు అది నేను ఒక విధంగా ఇండెక్స్ చేయగలగాలి కాబట్టి యాక్సెస్ సమయం చొప్పించే సమయం తొలగింపు సమయం ఇవన్నీ వీలైనంత వరకు తగ్గించబడాలి మరియు మీరు ఇప్పుడే సూచించినట్లు అదనపు నిర్మాణాలను నిర్వహించడం అని అర్ధం కాబట్టి స్థలం యొక్క ఓవర్ హెడ్ కూడా తక్కువగా ఉండాలి కాబట్టి ఇండెక్సింగ్తో మనం ఒక నిర్దిష్ట విలువ రికార్డు యొక్క లక్షణంతో సరిపోలిన లేదా రికార్డులో విలువల పరిధిలో ఉన్న చోట కనీసం కొన్ని రకాల ప్రాప్యతలను చేయగలగాలి ఆ రకమైన శోధనలు ఆ రకమైన ప్రశ్నలు చాలా సమర్థవంతంగా మారాలి మరియు ఈ కొలమానాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఆర్డర్ చేసిన ఇండెక్స్ యొక్క మొదటి భావనను చూద్దాం ఇది మనం పంపిన వాటిలా ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆదేశించిన ఫైల్లో దాని సెర్చ్ కీ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మరియు ఇది డెన్స్ ఇండెక్స్ ఫైల్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మీరు గమనించాలి అంటే ఒక రకమైన అనుసంధాన జాబితా పరంగా అవి ఏర్పడుతున్నాయని అర్థం దీని ఉద్దేశ్యం తరువాత కనిపిస్తుంది ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ పేరు మీద డెన్స్ ఇండెక్స్ చేయాలనుకుంటే ఐడి చేయటానికి బదులుగా సహజంగా సీక్వెన్షియల్ ఫైల్ ప్రధానంగా డిపార్ట్మెంట్ పేరు మీద ఇండెక్స్ చేయబడాలి మరియు ఐడి కాకుండా ఇది కూడా ప్రైమరీ కీ అని మీరు గమనించవచ్చు ప్రతి ఐడి విలువ ప్రత్యేకమైనది డిపార్ట్మెంట్ పేరు ప్రైమరీ కీ కాదు ఇది వేరే లక్షణం ఇది ఒకే విలువను కలిగి ఉన్న బహుళ విలువను అనుమతిస్తుంది మరియు అందువల్ల మనము క్రమబద్ధీకరించినప్పుడు మనకు జీవశాస్త్రం యొక్క ఒక ఉదాహరణ ఉంది కాని కంప్యూటర్ సైన్స్ మూడు మరియు ఫైనాన్స్ లో రెండు ఉదాహరణలు మొదలగునవి ఉన్నాయి కాబట్టి మనము ఇండెక్స్ తయారుచేసేటప్పుడు డిపార్ట్మెంట్ పేర్ల యొక్క అన్ని విభిన్న విలువలను సేకరించి ప్రతి డిపార్ట్మెంట్ పేరు కోసం మనము ఒక పాయింటర్ను లో మొదటి రికార్డును సూచించే ఇండెక్స్ను ఉంచాము కాబట్టి మీ కంప్యూటర్ సైన్స్ 1 0 1 0 1 తో ప్రారంభమయ్యే రికార్డును సూచిస్తుంది మరియు తరువాత ఇది తరువాతి రెండు రికార్డులకు వెళుతుంది కాబట్టి మనకు లింక్డ్ లిస్ట్ కోసం తదుపరి రికార్డుకు వెళ్ళే వరకు ఇది డిపార్ట్మెంట్ పేరుతో సరిపోలడం లేదు ఇప్పుడు డెన్స్ ఇండెక్స్ చూపిస్తున్నాము మరియు మనము మూడు ఐడిలను ఎన్నుకున్నాము మరియు వాటిని ఇండెక్స్ ఫైల్ లో ఉంచాము కాబట్టి క్రమబద్ధీకరించిన క్రమంలో మీరు సెర్చ్ K విలువ K తో ఒక రికార్డును చూడాలనుకుంటే మనము ఇండెక్స్ రికార్డును అతిపెద్ద కీ విలువ కలిగిన అతిపెద్ద సెర్చ్ కీ విలువ ఐడి K తో కనుగొనవచ్చు మరియు వరుసగా శోధించండి లేదా ఎందుకంటే ఇవి అన్నీ వరుస పద్ధతిలో కలిసి ఉంటాయి కాబట్టి సహజంగా స్పార్స్ ఇండెక్స్ డెన్స్ ఇండెక్స్ తో పోలిస్తే స్పార్స్ ఇండెక్స్ తక్కువ స్థలం పడుతుంది మరియు అందువల్ల మనము చొప్పించే తొలగింపు చేసేటప్పుడు నిర్వహణకు తక్కువ ఓవర్ హెడ్పడుతుంది ఇది మీరు ఇప్పటికే గమనించాలి నేను డెన్స్ ఇండెక్స్ అయితే నేను విలువను చొప్పించిన ప్రతిసారీ అది ఉండాలి డెన్స్ ఇండెక్స్ ఫైల్ కూడా మార్పులను మార్చవలసి ఉంటుంది అక్కడ చొప్పించడానికి మరియు స్పార్స్ ఇండెక్స్ కోసం తొలగించడానికి ఇది అవసరం లేదు ఎందుకంటే నేను వాస్తవానికి రికార్డును మార్చేటప్పుడు లేదా ఉన్న రికార్డును సృష్టించేటప్పుడు స్పార్స్ ఇండెక్స్ అవసరం కనుక ఇది డెన్స్ ఇండెక్స్ కంటే ఉత్తమం కానీ ఖచ్చితంగా డెన్స్ ఇండెక్స్ లో నేను స్పార్స్ ఇండెక్స్ను ఇప్పుడు చూడాలి కాబట్టి ప్రైమరీ ఇండెక్సింగ్ చేయడానికి ఈ మార్గాలు ఉన్నాయి ఇక్కడ మనము రికార్డును క్రమబద్ధీకరించే క్రమాన్ని లేదా మనం చేసే ఫీల్డ్లను మరియు దానితో అనుబంధించబడిన ఇండెక్స్ను నిర్ణయిస్తాము కాని ఒకసారి డేటాను ప్రధానంగా ఒకదానిపై లేదా కొన్ని గుణాలపై ఇండెక్స్ చేయవచ్చు మరియు అది పరిష్కరించబడుతుంది కానీ మనము ద్వితీయ ఇండెక్స్ ను సృష్టించే సామర్థ్యాన్ని చేయడానికి ఇతర విలువలను కూడా శోధించాలనుకోవచ్చు కాబట్టి ప్రైమరీ ఇండెక్స్ ఐడి ఉన్న ఉదాహరణను ఇక్కడ చూపిస్తాము కాబట్టి మొత్తం రికార్డులు దాని పరంగా క్రమబద్ధీకరించబడతాయి మరియు మనము జీతంపై ఇండెక్స్ను సృష్టిస్తున్నాము కాబట్టి మనము త్వరగా జీతం కనుగొని ఉద్యోగి జీతం ఇచ్చినట్లయితే ఆ జీతం లేదా ఆ జీతం పొందిన ఉద్యోగులను త్వరగా కనుగొనవచ్చు కాబట్టి సెకండరీ ఇండెక్స్ గా ఉండాలి మరియు ఆ ఫీల్డ్స్ లో లేదా ఆ ఫీల్డ్స్ ల సమూహంలో త్వరగా శోధించాల్సిన అవసరం ఉందని మనము భావిస్తున్నప్పుడు సృష్టించబడుతుంది మరియు ఆ సమస్యల గురించి మనము తరువాత చర్చిస్తాము కాబట్టి రికార్డుల కోసం శోధిస్తున్నప్పుడు ఇండెక్స్ లు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి కాని ఇండెక్స్ ను నవీకరించడం దానిపై విధిస్తుంది ఎందుకంటే మీరు రికార్డ్ను చొప్పించినప్పుడు జాగ్రత్తగా చేయాలి కాబట్టి ప్రైమరీ ఇండెక్స్ ను ఉపయోగించి సీక్వెన్షియల్ స్కాన్లో మీకు మిల్లీసెకన్ల సమయం అవసరం కాబట్టి ఈ అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది మరియు వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుతాము ఇప్పుడు నాకు ప్రైమరీ ఇండెక్స్ ఉంటే సహజంగానే రికార్డులను యాక్సెస్ చేయగలను ప్రైమరీ ఇండెక్స్ తోడ్పడుతుంది మరియు మీరు ఇంతకు మునుపు మునుపటి మాడ్యూళ్ళలో చూశారు కాబట్టి ఎలా ఈ యాక్సెస్లు ఖరీదైనవి కాబట్టి ప్రైమరీ ఇండెక్స్ అది మెమరీ లో లేకపోతే మనకు సాధారణంగా చాలా ప్రతికూలతలు ఉంటాయి కాబట్టి మీరు ప్రైమరీ ఇండెక్స్ కాబట్టి ఇప్పుడు ఔటర్ ఇండెక్స్ ప్రైమరీ ఇండెక్స్ యొక్క స్పార్స్ ఇండెక్స్ కూడా మెమరీకి సరిపోయేంత పెద్దదిగా ఉంటే మీరు దానిపై ఇంకొక స్థాయి ఇండెక్సింగ్ అంటారు ఎందుకంటే మీరు ఇండెక్సింగ్ కోసం బహుళ స్థాయిలను అనుసరిస్తున్నారు మరియు సహజంగా నవీకరణ చొప్పించు తొలగింపు యొక్క ఖర్చు పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ బహుళ స్థాయి ఇండెక్స్ లు నవీకరించబడాలి మీరు ఒక నవీకరణ చేసినప్పుడు ఇది మల్టీ లెవల్ ఇండెక్స్ యొక్క దృశ్యం మీరు తక్కువ ఇండెక్స్ మరియు ఇండెక్స్ ఉన్న ఔటర్ ఇండెక్స్నును కనుగొనవచ్చు కాబట్టి దీనితో మీరు ఈ సందర్భంలో ప్రాప్యతలను నిరోధించగలుగుతారు మరియు ఈ సందర్భంలో మీరు స్పార్స్ ఔటర్ ఇండెక్స్ను ఉపయోగించక పోతే ఇది సాధ్యం కాదు ఎందుకంటే మీకు భిన్నమైనది అవసరం మీరు సూచించే వరకు డిస్క్ నుండి పదేపదే పొందవలసిన ప్రైమరీ ఇండెక్స్ యొక్క అంతర్గత ఇండెక్స్ యొక్క భాగాలు వాస్తవానికి దానిలో తుది ఫలితాన్ని కనుగొనగలవు కాబట్టి ఇండెక్స్ను అప్డేట్ని తొలగించడం ఫైల్లోని వాస్తవ రికార్డ్ను తొలగించడానికి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఈ భాగాలు డెన్న్స్ గా ఉంటే సహజంగా మీరు చేయాల్సి ఉంటుంది కొన్ని కేసులను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది ఒక పరిధిలోకి వస్తే దాన్ని తొలగించడం పట్టింపు ఉండదు కానీ అది సరిహద్దులో పడితే వాస్తవానికి చాలా తక్కువగా సూచించబడితే అది తగిన విధంగా నవీకరించబడాలి ఇంసెర్షన్ల పొడిగింపులు ద్వితీయ ఇండెక్స్ల కోసం తరచుగా మనము అన్ని రికార్డులను కనుగొనాలనుకుంటున్నాము ఇక్కడ ఒక నిర్దిష్ట ఫీల్డ్తో ద్వితీయ ఇండెక్స్ను మనం ఏమనుకుంటున్నామో లేదా మనం ఆశించేదాన్ని బట్టి ఎక్కువ సెర్చ్ జరిగే ఫీల్డ్లను బట్టి కలిగి ఉండవచ్చు లేదా మరిన్ని శ్రేణిను వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది కాబట్టి ఇండెక్సింగ్ కలిగి ఉండవచ్చు కానీ ఇంసెర్షన్ మరియు డిలీషన్ రెండూ అంతర్గతంగా చేయవలసిన అవసరం ఉన్నందున మీరు యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే రికార్డ్ ఇన్సర్ట్ చేయగలరు మరియు రికార్డ్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనుగొనలేకపోయినప్పుడు లేదా తొలగించడానికి లేనప్పుడు స్పష్టంగా రికార్డును తొలగించడానికి మీరు మొదట దాన్ని కనుగొనాలి కాబట్టి ఇండెక్సింగ్ అంటారు